ప్రొఫెసర్ బాలా హలో మరియు రూపకల్పన ఆలోచన యొక్క పరీక్ష దశకు తిరిగి స్వాగతం మనము ఇక్కడ సంగీతం నేర్చుకోవడం లేదు సంగీత పాఠాల కోసం మనము ఇక్కడ లేము నా బృందం చివరి దశలో చేపట్టిన రూపకల్పన సమస్య యొక్క పరీక్షా దశను మనము చేబట్టబోతున్నము ఇది నోట్స్ తీసుకోవడం గురించి విద్యకు సంబంధించినది మరియు మనము కొంత పరిష్కారం వద్దకు వచ్చాము పూర్తిగా పరిష్కారం కాదు అవి ఇప్పటికీ వాటి ప్రారంభ రూపంలో ఉన్నాయి మనము వాటి పరిష్కారం కలిగి ఉండవలసిన లక్షణాల వద్దకు వచ్చాము కాబట్టి నేను చెప్పిన ఏనుగు మరియు అంధులు కథలో నేను వివరించే వాటిని వారు కలిగి ఉన్నారు కాబట్టి వారు పజిల్ యొక్క భాగములు కలిగి ఉన్నారు వారు దానిని పూర్తిగా భాగములుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మంచి సంగీత సమిష్టి వలె ఇవన్నీ కలిసి వస్తాయి కాబట్టి దానిని మనము పరీక్ష దశలో చేయటానికి ప్రయత్నిస్తున్నాము విభిన్న ఆలోచనలను పొందడానికి ప్రయత్నిస్తున్నాము వాటిని విలీనం చేయండి మరియు ఇవన్నీ ఎలా కనిపిస్తాయో చూడండి ఎందుకంటే మీరు ఏమి ఆలోచిస్తున్నారో బాహ్యంగా చెప్పినప్పుడు మీ ఆలోచన ప్రక్రియ మరింత దృఢంగా ఏర్పడటం ప్రారంభిస్తుంది వాస్తవానికి ఆ ఆలోచన అక్కడ ఆగదు చివరికి మీరు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారుల వద్దకు తీసుకెళ్లాలి మరియు వారి ప్రతిచర్యలు ఏమిటో చూడాలి మరియు ఆ తర్వాత ముందు వెనుక స్థితి ప్రారంభించాలి కాబట్టి మనము చేయబోయేది అదే కాబట్టి విద్యార్ధులు ఈ రెండు దశలను మొదలు పెట్టండి దానికి ముందు మనము చేయబోయే మొదటి దశ ఏమిటంటే మనం నిజంగా ఒక నమూనాను నిర్మించగలమా అని చూడటం నేను వారి ఊహలను చెప్పమని అడుగుతాను అది ముఖ్యం ఎందుకంటే మనం మన వినియోగదారులతో పరీక్షించబోతున్నది ఏమిటో తెలుసుకోవాలి మనకు కొన్ని ఆలోచనలు ముందస్తుగా భావించబడి ఉండవచ్చు మరియు అది వారు పరీక్షించాల్సిన విషయం ఇక్కడ మళ్ళీ నా బృందం ఉంది మీరు వారిని చాలా చాలాసార్లు కలుసుకున్నారు కాబట్టి మీరు వారిని మళ్ళీ కలుస్తారు మరియు వారి ఆలోచనతో వారి పరిష్కారంతో వారు ఏమి చేస్తారో మనము చూస్తాము అబ్బాయిలు మొదలు పెట్టండి విద్యార్థి సిద్ధార్థ్ కాబట్టి మనం ఇప్పటికే పరిష్కారం గురించి మరియు పరిష్కారం ఏమిటి గురించి చర్చించాము కాబట్టి పరిష్కారంలో ఏ లక్షణాలు ఉండాలి తరగతి గదిలో ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏమి ఆలోచిస్తున్నామో లేదా ఇంకా ఏమి జరుగుతున్నాయో కొన్ని ప్రాథమిక ఊహలతో ముందుకు వచ్చాము కాబట్టి నేను ఊహలను చెప్పడం ప్రారంభిస్తాను మొదటిది తరగతిలో బోధించడానికి నోట్స్లను సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయురాలు ఆ నోట్స్ యొక్క మాస్టర్ కాపీని సాఫ్ట్ కాపీలో కలిగి ఉంటారు దానిని ఆమె తరువాత తన విద్యార్థులకు పంచుకోవచ్చు అది ఒక ఊహ ఇద్దరు విద్యార్ధులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లేదా స్మార్ట్ పరికరానికి ఒక విధమైన సౌలభ్యంను కలిగి ఉంటారు ఇక్కడ మనము అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్న వాటిని ఈ పరిష్కారాన్ని పొందేలా చేయగలము మరియు రెండవ ఊహ ఏమిటంటే చివరికి సవరించడం సేవ్ చేయడం మరియు రాయడం కొనసాగించడం రిపోజిటరీకి జోడించడం అప్పుడు మూడవ ఊహ ఏమిటంటే పాఠశాలలో ఒక నిర్వాహకుడు ఉన్నాడు అతను ఈ రిపోజిటరీ లోపల జరిగే అన్ని కార్యకలాపాలను పర్యవేక్షిస్తాడు మనం ప్రస్తుతం అభివృద్ధి చేయబోతున్నాం అప్పుడు నాలుగువ ఊహ అన్ని పాఠ్యపుస్తకాలు లేదా సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలు ప్రాథమికంగా సాఫ్ట్ కాపీలుగా లభిస్తాయి తద్వారా వాటిని వ్యవస్థలోకి అప్లోడ్ చేయవచ్చు కాబట్టి ఇవి మనము ముందుకు వచ్చిన ప్రాథమిక అంచనాలు ఇప్పుడు మనం చర్చించటం ప్రారంభించబోతున్నాం వాస్తవానికి ఈ నమూనా ఎలా ఉండాలో మేధోమధనము చేసాము మనము ఇంతకుముందు చర్చించిన ఈ లక్షణాలను ఈ నమూనాలో ఎలా చేర్చవచ్చు విద్యార్థి నితిన్ కాబట్టి అసలు పరిష్కారం ఏమిటో ప్రాథమిక రూపకల్పనతో ప్రారంభిద్దాం ముఖ్యంగా మన దగ్గర ఉన్నది విస్తృతంగా రెండుగా వర్గీకరించబడుతుంది ఒకటి పాఠ్య పుస్తకం మరియు మరొకటి నోట్స్ కాబట్టి మనం ఈ 2 అంశాలను అనువర్తనంలో లేదా వ్యవస్థలో సరిగ్గా ఉన్న ప్రాథమిక హోమ్పేజీతో ప్రారంభిద్దాం విద్యార్థి సిద్ధార్థ్ కాబట్టి మనము ఒక రిపోజిటరీని అభివృద్ధి చేస్తున్నాము మరియు దీనికి కూడా వర్తిస్తుంది కాబట్టి అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించే ఒక నిర్వాహకుడు ఉంటాడని కూడా మనకు ఊహ ఉంది అందువల్ల అతను కొత్త విద్యార్థులను వ్యవస్థలోకి వినియోగదారులుగా చేర్చుకుంటాడు కాబట్టి దీనికి ప్రాథమికంగా లాగిన్ సిస్టమ్ మరియు ఖాతా లక్షణాలు అవసరం కాబట్టి మనము అవి కలిగి ఉండడంతో ప్రారంభిస్తాము విద్యార్థి నితిన్ అప్లికేషన్లోని ఈ మూడు భాగాలు కాబట్టి మొదటి భాగం పాఠ్యపుస్తకాలు విద్యార్థి సిద్ధార్థ్ మరొకటి నోట్బుక్లు విద్యార్థి నితిన్ మంచిది ప్రొఫెసర్ బాలా కాబట్టి ఇంతవరకు మీ దగ్గర ఏమి ఉంది విద్యార్థి నితిన్ మేము మూడింటితో అప్లికేషన్ ఓపెనింగ్ కలిగి ఉన్నాము విద్యార్థి సిద్ధార్థ్ పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు మరియు మరొక విషయం నా ఖాతా అవుతుంది ఇక్కడ వినియోగదారు సాధారణంగా సిస్టమ్లోకి లాగిన్ అవుతారు విద్యార్థి నితిన్ లేదా లాగిన్ పేజీ వేరుగా ఉండాలి తద్వారా విద్యార్థి కంటెంట్లోని లాగ్లు అతనికి ఎలా లభిస్తాయి లేదా లాగిన్తో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండే ప్రామాణిక కంటెంట్ ఉండాలి విద్యార్థి సిద్ధార్థ్ అవును మనం ప్రారంభంలో లాగిన్ పేజీని కలిగి ఉండవచ్చు లేదా ఇక్కడ ఎంపిక కొరకు మనము దారి చూపవచ్చు అది ఏమిటంటే ఖాతా లాగిన్ పేజీలో లేదా లాగిన్ వెలుపల వారు కలిగి ఉండబోయే అంశాలేవైనా ఉండవచ్చు విద్యార్థి నితిన్ ఎందుకంటే మీరు తప్పనిసరిగా ఏ యూజర్ అయినా రావాలని మరియు సిస్టమ్ను సరిగ్గా సవరించాలని కోరుకోరు మీకు తెలుసు సిస్టమ్లో భాగమైన సిస్టమ్లోకి చేర్చబడిన వినియోగదారులకు మాత్రమే ఎడిటింగ్ కోసం ఏ కంటెంట్ అందుబాటులో ఉందో మీరు నిర్ధారించుకోవాలి కాబట్టి మనం లాగిన్ పేజీని సృష్టించగలమని అనుకుంటున్నాను కాబట్టి లాగిన్ పేజీ తప్పనిసరిగా వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్ను కలిగి ఉంటుంది ఆపై Ok బటన్ ఉండవచ్చు సరే గుర్తు కనుక ఇది మొదటి పేజీ అవుతుంది విద్యార్థి సిద్ధార్థ్ వినియోగదారు లాగిన్ అయిన తర్వాత మేము దీనిని కలిగి ఉంటాము విద్యార్థి నితిన్ కాబట్టి ఇది సరైనది అని నేను అనుకోను ఖాతా టాబ్ అవసరం లేదు విద్యార్థి సిద్ధార్థ్ లేదా అతని ప్రొఫైల్ సంబంధిత సమాచారమును కలిగి ఉండటానికి మనము దానిని అనుమతించగలము విద్యార్థి నితిన్ కాబట్టి పాఠ్యపుస్తకాలు నోట్బుక్లు మరియు నా ఖాతాలు ప్రొఫెసర్ బాలా కాబట్టి ఇప్పటివరకు మనకు ఏమి ఉంది విద్యార్థి నితిన్ మనకు రెండు పేజీలు ఉన్నాయి మొదటి పేజీ లాగిన్ పేజీ అక్కడ విద్యార్థి వినియోగదారు పేరు మరియు పాస్వర్డ్తో లాగిన్ అవుతారు ఇది సమర్పించిన తర్వాత సంబంధిత కంటెంట్ రెండు ట్యాబ్లుగా లభిస్తుంది ఒకటి పాఠ్యపుస్తక ట్యాబ్ మరియు మరొకటి నోట్ టాబ్ అవుతుంది మరియు మీకు నిర్దిష్ట యూజర్ యొక్క అన్ని వివరాలు ఉన్న ఖాతా టాబ్ కూడా ఉంటుంది కాబట్టి పాఠ్యపుస్తక టాబ్ మరియు నోట్బుక్ టాబ్ లోపల మీ వినియోగదారులు వెళ్లి సవరించడానికి అన్ని సంబంధిత పాఠ్య పుస్తకం మరియు నోట్బుక్ రిపోజిటరీ విడిగా అందుబాటులో ఉంటాయి ప్రొఫెసర్ బాలా మరియు నోట్బుక్ క్షమించండి పాఠ్యపుస్తకాన్ని ఉపాధ్యాయులు సరఫరా చేస్తారు విద్యార్థి నితిన్ అవును అది మన ఊహల్లో ఒక భాగం మనకు నాలుగు ఊహలు ఉన్నాయి కాబట్టి మొదటి ఊహ నాల్గవ ఊహలలో ఒకటి పాఠ్యపుస్తకం సాఫ్ట్ కాపీలలో లభిస్తుంది కాబట్టి మళ్ళీ పాఠ్యపుస్తకం మనము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమస్య యొక్క ప్రధాన భాగం కాదు కాని విద్యార్థులకు సామర్థ్యం ఉందా అని మనం ఇంకా చూడాలనుకుంటున్నాము పాఠ్యపుస్తకాలు సవరించడం మీరు దాని పైన వ్రాయడం వంటివి లేదా మరియు అది కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది ప్రొఫెసర్ బాలా హ్మ్ కాబట్టి ఇది మీరు ప్రధానంగా మొబైల్ అప్లికేషన్ పరంగా మాత్రమే ఆలోచిస్తున్నారు లేదా ఇది వెబ్కు విస్తరించవచ్చు లేదా విద్యార్థి నితిన్ అవును ఇది వెబ్ అలాగే మొబైల్ అప్లికేషన్ కావచ్చు ప్రొఫెసర్ బాలా సరే విద్యార్థి సిద్ధార్థ్ కాబట్టి ఇప్పుడు మనకు లాగిన్ పేజీ మరియు సిస్టమ్ యొక్క మొదటి హోమ్పేజీ ప్రాథమికంగా రిపోజిటరీ లేదా మనం అభివృద్ధి చేయవలసిన వ్యవస్థ ఉంది విద్యార్థి సిద్ధార్థ్ ఇప్పుడు మనం చేయబోయేది ఏమిటంటే విద్యార్థులు ఇంతకు ముందు వారితో పంచుకున్న నోట్స్లను కలిగి ఉండవచ్చు లేదా స్టూడెంట్ నితిన్ లేదా అందరి ఉపాధ్యాయుల నుండి లేదా అన్ని సబ్జెక్టుల నుండి అడ్మిన్ సేకరించిన మాస్టర్ కాపీ తద్వారా విద్యార్థి యాక్సెస్ చేసినప్పుడు సిస్టమ్లో అప్పటికే కంటెంట్ అందుబాటులో ఉండాలి విద్యార్థి సిద్ధార్థ్ కాబట్టి అక్కడ పుస్తకాలు ఉంటాయి స్టూడెంట్ నితిన్ కాబట్టి మీరు ప్రస్తుతం సృష్టిస్తున్న గడులు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలు కాబట్టి తరువాతి పేజీ సార్ ఈ నావిగేషన్లో ఒకసారి యూజర్ నోట్బుక్ టాబ్ లేదా నోట్బుక్ పేజీపై క్లిక్ చేస్తే అప్పుడు మీరు ఎక్కడ పేజీ తెరుస్తారు ప్రతి టాబ్లోని ప్రతి సబ్జెక్టుకు మాస్టర్ కాపీ అందుబాటులో ఉంటుందని మాఊహ ఆధారంగా ఉపాధ్యాయుడి నుండి సేకరించిన ప్రతి సబ్జెక్టుకు నోట్స్ మరియు మాస్టర్ కాపీ ఉంటుంది ప్రొఫెసర్ బాలా సరే కాబట్టి అప్లోడ్ చేయడము ఉపాధ్యాయుల పని విద్యార్థి నితిన్ లేదు ఇది నిర్వాహకుడి పని నిర్వాహకుడు వ్యవస్థను నడుపుతున్నాడు కాబట్టి నిర్వాహకుడు మా ఊహ ఆధారంగా ఉపాధ్యాయుడి నుండి లేదా విద్యార్థి నుండి అన్ని సబ్జెక్టులకు మొదటి మాస్టర్ కాపీని సృష్టించే విద్యార్థి నుండి సమాచారాన్ని సేకరిస్తాడు ప్రొఫెసర్ బాలా కాబట్టి మీ ఫీల్డ్ పరీక్షల కోసం సబ్జెక్టులు ప్రధానంగా విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా వారి ప్రాధమిక సబ్జెక్టులు వారికి ఉంటాయి స్టూడెంట్ నితిన్ మా యూజర్లు విద్యార్థులు అవుతారని నేను అనుకుంటున్నాను కాబట్టి మా సబ్జెక్టులు కూడా విద్యార్థులు అవుతారు కాని ఈ వ్యవస్థ యొక్క ఆధారాన్ని ఏర్పరుచుకునే నోట్స్ రికార్డును ఉపాధ్యాయులు నిర్వహిస్తారా అనే దానిపై మా ఊహను పరీక్షించడానికి ఇది మనకు బహుశా అవసరం మీరు మన ఉపాధ్యాయులతో కూడా తనిఖీ చేయండి సరే కాబట్టి అతను ప్రాథమికంగా ప్రతి సబ్జెక్టుకు సృష్టిస్తున్నాడు ప్రొఫెసర్ బాలా కాబట్టి మీరు రెండు నమూనాలను కలిగి ఉంటారు కాలేజీ కోసం ఒకటి మరియొకటి దేనికి విద్యార్థి నితిన్ అవును మనం ఇప్పుడే ఆలోచించగలం పాఠశాలల కోసం దీనిని రూపకల్పన చేస్తున్నాం మనం కాలేజీకి కూడా ఒకటి కలిగి ఉండవచ్చు ప్రొఫెసర్ బాలా సరే విద్యార్థి సిద్ధార్థ్ ఇప్పుడు మనకు నోట్ బుక్ లకు పేజీ ఉంది విద్యార్థి నితిన్ అవును పాఠ్యపుస్తకాలకు సారూప్య నిర్మాణం ఉంటుంది విద్యార్థి సిద్ధార్థ్ అవును నోట్బుక్లు మరియు మనం క్రొత్త నోటు బుక్ ను కూడా చేర్చాలి ప్రొఫెసర్ బాలా కాబట్టి మీరు మీ వద్ద ఉన్న లక్షణాల జాబితాతో తనిఖీ చేయాలనుకోవచ్చు ఇవన్నీ మీ నమూనాలో ఉండే ఊహ మరియు లక్షణాలు ఈ సందర్భంలో ముఖ్యమైన భాగాలు కాబట్టి ఇవన్నీ నేను చూడగలను ఇది ఒక్కొక్కటిగా పూర్తి చేయబడిందని మూల్యాంకన భాగము మరియు నిరంతర మూల్యాంకనం గమ్మత్తైనదిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను విద్యార్థి నితిన్ సరే కాబట్టి మనము దానిని పరిష్కారంలో భాగంగా కలిగి ఉండాలి లేదా పరిష్కారం వెలుపల నిలబడగలము ప్రొఫెసర్ బాలా మీరు దానిని ఒక లక్షణంగా ఉంచారు ఎందుకంటే మీరు వాటిని భాగస్వామ్యం చేయడానికి ప్రేరేపించే విషయాలలో ఒకటిగా మీరు చూశారు కాబట్టి మీరు పరీక్షించదలిచినవి కూడా చెప్పడం తప్పనిసరిగా నిజం వారు ప్రేరేపించాల్సిన అవసరం ఉంది స్టూడెంట్ నితిన్ మన ఊహలో భాగంగా ఏ వ్యవస్థ క్రింద నిరంతర మూల్యాంకనం విద్యార్థులను ప్రేరేపిస్తుందో అది కూడా నేను ఊహించాను ప్రొఫెసర్ బాలా ఖచ్చితంగా మీరు దానిని కూడా తీసివేయవచ్చు విద్యార్థి చాలా సార్లు సాధారణ లబ్ధి కోసం చేస్తారు వారు ప్రతిఫలం లేనందున వారు దీన్ని చేయరు బహుమతి వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా మనము ఈ వ్యవస్థను క్లిష్టతరం చేస్తాము విద్యార్థి సిద్ధార్థ్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది కొత్త నోట్స్ జమచేసే పేజీ ఇది నిర్వాహకుడు సిస్టమ్లోకి ఇప్పటికే తెచ్చిన నోట్స్లు మనము ఇక్కడ సృష్టించవలసిన రెండు విషయాలు ఒకటి ప్రతి నోట్బుక్ను అడ్మిన్ ఇప్పటికే ఉంచిన వాటిని తెరవడం మరియు రెండవది వినియోగదారు కొత్తగా ఏమి చేయాలనుకుంటున్నారో గమనించడం విద్యార్థులు నితిన్ కాబట్టి వినియోగదారులు జోడించబోయే క్రొత్త కంటెంట్లో మనము ఈ చిహ్నంతో చిత్రీకరించాము సార్ చెప్పినటువంటి లక్షణాల జాబితాలో వారికి ఎలాంటి కంటెంట్ను అప్లోడ్ చేసే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను అది జెపిఇజి కావచ్చు అది ఏ ఫార్మాట్లోనైనా ఉండవచ్చు కాబట్టి మనం దానికి అనుగుణంగా ఉంచగలమని అనుకుంటున్నాను విద్యార్థి సిద్ధార్థ్ అప్పుడు వీటన్నింటికీ ఫైల్ మేనేజర్ కూడా ఉండాలి ఈ విభిన్న ఫార్మాట్ పత్రాల నిర్వహణకు మనకు ఇక్కడ మరొక ఎంపిక ఉంటుంది విద్యార్థి నితిన్ లేదా అది నా ఖాతాలో భాగం కావచ్చు ఫైల్ మేనేజర్ నంబరు విద్యార్థి సిద్ధార్థ్ ఫైల్ మేనేజర్ భిన్నంగా ఉంటుంది సరే ఆ ఖాతా విద్యార్థిని వివరిస్తుంది విద్యార్థి నితిన్ సరే కానీ తప్పనిసరిగా దాని ఆకృతితో సంబంధం లేకుండా ఏ రకమైన కంటెంట్ను అయినా నమోదు చేయడానికి విద్యార్థి చేయాల్సిన కార్యాచరణకు ఒకే హక్కు ఉంటుంది లేదా భిన్నంగా ఉంటుంది విద్యార్థి సిద్ధార్థ్ నన్ను క్షమించండి విద్యార్థి నితిన్ విద్యార్థి తన నోట్బుక్లో కొంత కంటెంట్ ఇప్పటికే తీసుకున్న నోట్ యొక్క చిత్రాన్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నట్లు క్రొత్త కంటెంట్ టైప్ చేయాలనుకుంటున్నాడని ఊహించుకోండి కాబట్టి మనము నిర్మిస్తున్న ఈ అప్లికేషన్లోని ప్రక్రియ మనకు సమానంగా ఉంటుంది ముఖ్యంగా అతను చేస్తున్న ఆ కార్యాచరణ ఏమిటంటే తన కంటెంట్ను అప్లోడ్ చేస్తున్నాడు కాబట్టి ప్రక్రియ అదే విధంగా ఉంటుంది విద్యార్థి సిద్ధార్థ్ ఫైల్ మేనేజర్లో ఏమి జరుగుతుందంటే మీ మొత్తం పత్రాలను ఇమేజ్ పిడిఎఫ్ వర్డ్ డాక్యుమెంట్image PDF Word document అప్పుడు పాఠ్యపుస్తకం నోట్బుక్ వంటివి డౌన్లోడ్లుగా లేదా అప్లోడ్లుగా వేరుచేయవచ్చు అప్లోడ్లు మరియు డౌన్లోడ్ల యొక్క అన్ని లాగ్ తేదీ ఫైల్ మేనేజర్లో నమోదు చేయబడుతుంది కాల వ్యవధికి అనుగుణంగా అంతకుముందు ఉన్నదానికి సంబంధించినది అప్పుడు పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్లు ఆ ప్రత్యేక తరగతి కోసం అడ్మిన్ విద్యార్థులతో పంచుకున్నవి కాబట్టి ఫైల్ మేనేజర్ చాలా వ్యక్తి సంబంధ కంటెంట్ను కలిగి ఉంటుంది విద్యార్థి నితిన్ సరే మీరు చెప్పేది అదే కాబట్టి ఒక విద్యార్థి ఒక నిర్దిష్ట విషయానికి లేదా కొన్ని విషయాలకు సహకరించాలనుకుంటున్నారా మరియు అతను కాగితంపై తీసుకున్న మరియు సహకరిస్తున్న నోట్స్ ద్వారా సహకరించాలనుకుంటున్నారా అనే ప్రశ్న నా ప్రశ్నగా మిగిలిపోయింది ఇది ఇమేజ్ రూపంలో ఇది ఫైల్ మేనేజర్గా మాత్రమే ఉంటుందా లేదా అడ్మిన్ అసలు మాస్టర్ కంటెంట్ను చూస్తూ అప్డేట్ చేస్తున్న కంటెంట్లో భాగంగా ఉంటుందా నా ప్రశ్న మళ్ళీ మీరు ఫైల్ మేనేజర్ను సృష్టిస్తుంటే మరియు మనము విద్యార్థులకు అప్లోడ్ చేసే ఎంపిక ఫైల్ మేనేజర్లో మాత్రమే ఉంటుంది అడ్మిన్కు ఈ విషయాలకు ప్రాప్యత ఉందా తద్వారా అతను కలిగి ఉన్న వాటిని మాస్టర్ను అప్లోడ్ చేయడానికి మాస్టర్ కంటెంట్ను నవీకరించడానికి ఉపయోగించవచ్చు విద్యార్థి సిద్ధార్థ లేదు అప్పుడు ఈ గందరగోళాన్ని తొలగించడానికి ప్రతి పేజీలో రెండు బటన్లు ఉంటాయి విద్యార్థి నితిన్ లేదా నేను ఆలోచిస్తున్నది ఏమిటంటే మీరు ఆ ప్లస్ చిహ్నాన్ని సృష్టించారు కాబట్టి ఇది ప్రాథమికంగా క్రొత్త నోట్లకు చిహ్నం కాబట్టి ఆ చిహ్నాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన కంటెంట్ ఏ ఫార్మాట్లో ఉంటుంది అని మీరు వినియోగదారుని అడగగలరా ఎందుకంటే ప్రాథమికంగా ఇది అప్లోడ్ చేసే చర్య అవుతుంది కదా విద్యార్థి సిద్ధార్థ్ ఇది అప్లోడ్ చేయడంపై నోట్స్ను సృష్టించడం ఇది ఒక క్రొత్త నోట్స్ను సృష్టించడం నేను ఆలోచిస్తున్నదాన్ని ఇక్కడ అప్లోడ్ చేయడం ఇక్కడ రెండు బటన్లు ఉంటాయి మరియు ఇక్కడ నేను అప్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే రిపోజిటరీ లోపల ఒక పేజీ తెరవాలి అక్కడ నేను నా ఫైళ్ళను తీసి అక్కడ వదలగలను మరియు అది అప్లోడ్ అవుతుంది అదేవిధంగా నేను క్రింది వైపుకి సూచిక కలిగి ఉంటాను నేను ఆ క్రింది సూచికపై క్లిక్ చేస్తాను నేను ఉన్న రిపోజిటరీలోని అన్ని డౌన్లోడ్ చేయదగిన కంటెంట్ యాక్సెస్ చేయగలిగేది ఆ రిపోజిటరీలో ఉంటుంది రిపోజిటరీలోని ఆ పేజీ తెరవాలి తద్వారా నేను డౌన్లోడ్ చేయాలనుకుంటున్నదాన్ని ఎంచుకోవచ్చు మరియు ఆ పేజీలో డౌన్లోడ్ క్లిక్ చేయండి స్టూడెంట్ నితిన్ కాబట్టి మీరు ఇప్పటికే పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్లలో ఇస్తున్న కంటెంట్తో వేరుచేస్తున్నారని ఎందుకంటే మీ యూజర్లు పాఠ్యపుస్తకం మరియు నోట్బుక్ మరియు యాక్సెస్ చేయాలనుకుంటున్న కంటెంట్ తప్పనిసరిగా చూడాలని కాబట్టి మీ డౌన్లోడ్ టాబ్ లో ఏదో భిన్నమైనది ఉంది అది పాఠ్య పుస్తకం మరియు నోట్బుక్ టాబ్లో అందుబాటులోఉండదు విద్యార్థి సిద్ధార్థ్ మనము ప్రాథమికంగా వేర్వేరు తరగతుల నుండి వచ్చే విద్యార్థులను కలిగి ఉండవచ్చు మా యుజి లో ఊహించుకోండి ఒక మెకానికల్ విద్యార్థి తన పాఠ్యపుస్తకాలను ఈ రిపోజిటరీలో పరిష్కరించుకుంటాడు అతను అడ్మిన్ నుండి తన పాఠ్యపుస్తకాలకు మాత్రమే డౌన్లోడ్ చేయగల ప్రాప్యతను పొందుతాడు అప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఒకే రిపోజిటరీని కలిగి ఉంటాడు వారు ఉపయోగిస్తున్నారు కాని విభిన్న పాఠ్య పుస్తకాలు వస్తాయి విద్యార్థి నితిన్ కాబట్టి ప్రాథమికంగా మనము నిర్మించిన ఈ రెండవ పేజీ వ్యక్తిగతీకరించిన కంటెంట్ అవుతుంది కాబట్టి వినియోగదారు దానిలో ఎలా లాగిన్ అయ్యారు అనే దాని ఆధారంగా అతను యాక్సెస్ చేసిన పాఠ్యపుస్తకాల వ్యక్తిగతీకరించిన జాబితా మరియు నిర్దిష్ట వినియోగదారు కోసం నిర్వహించబడే వ్యక్తిగతీకరించిన నోట్స్లు మరియు మీరు మాట్లాడుతున్న పాత విషయాలను డౌన్లోడ్ మరియు అప్లోడ్ ట్యాబ్ అందిస్తుంది దాని నుండి అతను యాక్సెస్ చేయగలడు దాని నుండి అతను డౌన్లోడ్ చేయగలడు కంటెంట్ను అప్లోడ్ చేయవచ్చు విద్యార్థి సిద్ధార్థ్ కాబట్టి అది అడ్మిన్ ఉంచే DC లాగా పని చేస్తుంది ప్రొఫెసర్ బాలా DC అంటే ఏమిటి విద్యార్థి సిద్ధార్థ DC అనేది ఒక ఇంట్రానెట్ రిపోజిటరీ సాధారణంగా ఇన్స్టిట్యూట్స్ ఈ విషయాన్ని పొందుపరుస్తాయి మరియు విద్యార్థులందరూ ఈ DC లోకి ఆన్లైన్లోకి వెళ్ళవచ్చు లేదా వారి మొత్తం కంటెంట్ను సినిమాలు అప్లోడ్ చేయాలని అనుకోండి ఏదైనా డాక్యుమెంట్లు ఏదైనా మన నుండి నలుగురు DC కి కనెక్ట్ అయి ఉంటే మరియు మనము నలుగురుతో మా ఫైల్స్ పంచుకుంటున్నాము నా దగ్గర వంద సినిమాలు ఉన్నాయని అనుకోండి అతని వద్ద వంద పుస్తకాలు ఉన్నాయి అతనికి మరికొంత కంటెంట్ ఉంది మరియు మీరు మీ తోటివారితో పంచుకోవాలనుకునే కొన్ని ఇతర కంటెంట్ కలిగి ఉండవచ్చు అందువల్ల నేను DC లో ఆ కంటెంట్ మొత్తాన్ని ఉంచాను మరియు నా సిస్టమ్ నుండి అన్ని తాత్కాలిక లేదా అవసరం లేని ఫైళ్ళను నేను రిపోజిటరీలో ఇప్పటికే ఉంచగలను ఆ భాగం నుండి నాకు కావలసినదాన్ని నేను డౌన్లోడ్ చేసుకోగలను మరియు దీని అర్థం మనం నలుగురు కనెక్ట్ అయ్యాము ఆ వ్యవస్థకు ఎవరైనా ఆ సిస్టమ్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇది రిపోజిటరీ రకమైన విషయం లాంటిది ప్రొఫెసర్ బాలా సరే స్టూడెంట్ నితిన్ కాబట్టి మీరు కంటెంట్ను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ను డౌన్లోడ్ చేసిన తర్వాత పరిశీలన ఉండాలి అప్పుడు ఏ నిర్దిష్ట ట్యాబ్లోకి ఏ ప్రాథమికంగా సంస్థ నా దగ్గర ఉంది డౌన్లోడ్ చేయడానికి మరియు డౌన్లోడ్ చేయడానికి నాకు అందుబాటులో ఉన్న కంటెంట్ సంఖ్యను కలిగి ఉండవచ్చు మరియు దానిని నా పాఠ్యపుస్తక కంటెంట్లో లేదా నా వ్యక్తిగతీకరించిన నోట్స్ కంటెంట్లోకి ఉంచడం అందువల్ల డౌన్లోడ్ చేయబడిన కంటెంట్ను సంబంధిత ప్రాంతానికి మళ్ళించాల్సిన దారి ఉండాలి విద్యార్థి సిద్ధార్థ్ అందుకే మనము ఫైల్ మేనేజర్ను ఉపయోగిస్తున్నాము కాబట్టి నేను డౌన్లోడ్ క్లిక్ చేసి ఏదైనా కంటెంట్ను డౌన్లోడ్ చేయడానికి రిపోజిటరీని తెరిస్తే నా ఫైల్ మేనేజర్ లోపల డౌన్లోడ్ అయిన మరొక ఫోల్డర్ ఉంటుంది డిఫాల్ట్గా అన్ని డౌన్లోడ్లు ఆ ఫోల్డర్లోకి వెళ్తాయి విద్యార్థి నితిన్ సరే వాటితో మీరు చేయగలరు విద్యార్థి సిద్ధార్థ్ అక్కడ నుండి నేను ఆ ఫైల్ను అవసరమైన నా అవసరానికి తగ్గట్టుగా తరలించగలను కాబట్టి ఇది అప్లోడ్ అవుతుంది మరియు ఇది డౌన్లోడ్ అవుతుంది DC మా రిపోజిటరీ వంటి మా సిస్టమ్ కోసం నమూనాను కూడా సృష్టించాలి ఇక్కడ డౌన్లోడ్ మరియు అప్లోడ్లు అడ్మిన్ ఉంటుంది ప్రొఫెసర్ బాలా మీరు మీరు పేర్కొన్న ఊహలు ధృవీకరించగలిగితే మీరు దానిని ధృవీకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది మీ ఊహలను ధృవీకరించడానికి అమరిక అవుతుంది తరువాత దశలో మీరు నిర్మించవచ్చు మీకు తెలుసు ఇది పూర్తి వ్యవస్థగా చేయడానికి సరిపోతుంది ఇక్కడ మనము పూర్తి స్థాయి వ్యవస్థను తయారు చేయలేము మరియు అది ఎలా పనిచేస్తుందో చూడటం మన లక్ష్యం కాదు మన లక్ష్యం వినియోగదారులతో తనిఖీ చేయడం ఇది మొదటి స్థాయి పరీక్ష మీరు వీటిలో అనేక దశలు చేయగలరు కాని మొదటి స్థాయికి వెళ్లి నా యూజర్లు ఏమి కోరుకుంటున్నారో చూడటం వారు ఈ ఆలోచనతో సౌకర్యంగా ఉన్నారా చూడటం విద్యార్థి నితిన్ అవును కాబట్టి పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్లు పరంగా కాపీ హక్కు వర్తిస్తుంది ఇక్కడ కూడా నాకు క్రొత్త ఫోల్డర్ అవసరం సరిగా సృష్టించండి ఎందుకంటే మళ్ళీ నా స్వంత వ్యక్తిగతీకరించిన కంటెంట్ను ఇక్కడ సృష్టించాను కాబట్టి ఆ విభిన్న విషయానికి వేరే విషయం మరియు కంటెంట్ను సరిగ్గా జోడించగలను సరే కాబట్టి తరువాతి ఎవరైనా ఈ ప్రత్యేకమైన వాటి చిహ్నాలుపై క్లిక్ చేస్తారు సరేనా కాబట్టి నేను నోట్స్లలో ఒక నిర్దిష్ట విషయాన్ని ఎన్నుకుంటానని ఊహించుకోండి కాబట్టి ఏమి జరుగుతుందో మొదట్లో అడ్మిన్ చేత సృష్టించబడిన మరియు ఇప్పటికే ఉన్న ఈ ప్రత్యేకమైన ఫోల్డర్కు బదిలీ చేయబడిన నోట్స్ల రిపోజిటరీ ఉంటుంది అది సవరించబడుతుంది సేవ్ అవుతుంది మరియు దీన్ని ప్రాథమికంగా రిపోజిటరీలోకి అప్లోడ్ చేస్తున్న భాగస్వామ్యం కాబట్టి ఈ బటన్లు ఏమి చేస్తాయంటే నేను క్లిక్ చేస్తే నేను ఇప్పటికే ఉన్న నోట్స్ పేజీని తెరుస్తాను అందువల్ల నేను జోడించిన కంటెంట్ నాకు అందుబాటులో ఉంది నేను అదనంగా ఏదైనా చేస్తే అది మరియు నేను సేవ్ చేయడంపై క్లిక్ చేస్తే అది నా వ్యక్తిగత ఫోల్డర్లో మాత్రమే సేవ్ అవుతుంది సవరణ స్పష్టంగా కంటెంట్ను సవరించడానికి నన్ను అనుమతిస్తుంది మరియు నేను భాగస్వామ్యం చేస్తే ఈ కంటెంట్ తిరిగి సాధారణ సర్వర్లోకి వెళుతుంది ఇక్కడ నిర్వాహకుడికి ఈ నిర్దిష్ట కంటెంట్కు ప్రాప్యత ఉంటుంది ప్రొఫెసర్ బాలా సరే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము విద్యార్థి సిద్ధార్థ మనము పేజీని తీసుకొని కొత్త నోట్ సృష్టిస్తున్నాము విద్యార్థి నితిన్ ముఖ్యంగా మీరు ఆ పేజీలో మూడు లక్షణాలను కలిగి ఉంటారు కాబట్టి ఆ నిర్దిష్ట విషయం కోసం మీ వద్ద ఉన్న ఏదైనా కంటెంట్తో పేజీ ప్రారంభమవుతుంది ఆ విషయంపై కంటెంట్ను సవరించే అవకాశం మీకు ఉంటుంది మీకు సేవ్ చేసే అవకాశం ఉంటుంది నేను సేవ్ అని చెప్పినప్పుడు మీరు మీ కోసం మాత్రమే చేసిన ఏవైనా సవరణలు లేదా చేర్పులను మీరు సేవ్ చేస్తున్నారు మరియు మాస్టర్ కాపీని సృష్టించే బాధ్యత ఉన్న నిర్వాహకుడితో మీరు దీన్ని భాగస్వామ్యం చేయాలనుకుంటే మీరు కూడా దీన్ని పంచుకోవచ్చు కాబట్టి ఈ పేజీలో మూడు ఎంపికలు ఉంటాయి క్రొత్త పేజీ ఖాళీగా ఉంటుంది విద్యార్థి సిద్ధార్థ్ ఇప్పుడు మనకు లాగిన్ పేజీ హోమ్పేజీ నోట్బుక్ల పేజీ ఉంది స్టూడెంట్ నితిన్ పాఠ్యపుస్తకాల కోసం పేజీ క్రొత్త నోట్స్ను తీసుకోవటానికి ఒక పేజీ మనము అన్ని లక్షణాలను పరిగణించాము మరియు విద్యార్థులు మొత్తం రిపోజిటరీని చూడగలిగే అప్లోడ్ మరియు డౌన్లోడ్ ఎంపిక ఉంటుంది ఇప్పటివరకు ఇది మా వినియోగదారులకు అందుబాటులో లేని లక్షణం కానీ ఇది వ్యవస్థకు సంబంధించిన నియంత్రణ కార్యకలాపాల్లో భాగం కాబట్టి మనం దీనిని నమూనా చేయాలి లేదా ప్రొఫెసర్ బాలా కాబట్టి మీరు మీ లక్ష్య ప్రేక్షకులను అడ్మిన్ ను చేయాలి మీరు దానిని నిర్వాహకుడి వద్దకు తీసుకువెళుతున్నారని అనుకుందాం అప్పుడు మీరు వాటిని ప్రోటోటైప్లో తీసుకొని వారు ఏమి చేస్తున్నారో చూడాలి మరియు మీరు వారితో సంభాషించవచ్చు మరొకటి ఈ విషయంలో నేను కలిగి ఉన్న ప్రశ్న ఏమిటంటే అడ్మిన్ మరియు టీచర్ ఒకటే అయ్యే అవకాశం ఉందని ఊహించాను నా విషయంలో అది ఖచ్చితంగా ఒక అవకాశం అవుతుంది విద్యార్థి నితిన్ నిర్వాహకుడు గురువుగా ఉండటంలో ఏదైనా సమస్య ఉంటుందని నేను అనుకోను ప్రొఫెసర్ బాలా లేదా ఉపాధ్యాయుడు నిర్వాహకుడు విద్యార్థి సిద్ధార్థ్ ఇవన్నీ వారి ఖాతా వివరాలు లాగిన్ వివరాలకు సంబంధించి వ్యక్తిగతీకరించబడ్డాయి కాబట్టి ఒక నిర్దిష్ట ఉపాధ్యాయుడిని నిర్వాహకుడిగా నియమించినప్పటికీ ఆమె నిర్వాహకుడిగా లాగిన్ అవ్వవచ్చు మరియు ఆమె ఉపాధ్యాయురాలిగా కూడా లాగిన్ అవ్వవచ్చు ప్రొఫెసర్ బాలా కాబట్టి ప్రత్యేక లాగిన్లు ఉన్నాయి విద్యార్థి నితిన్ లేదా బహుశా అదే లాగిన్ కలిగి ఉండవచ్చు నిర్దిష్ట లాగిన్ నిర్వాహకుడితో పాటు ఉపాధ్యాయ ప్రాప్యతను కలిగి ఉంటుంది ప్రొఫెసర్ బాలా ఇది సౌకర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే నేను లాగిన్ మారడాన్ని ఇష్టపడను మరియు అది బాధాకరం విద్యార్థి నితిన్ ఖచ్చితంగా విద్యార్థి సిద్ధార్థ్ మాకు ఐదు ప్రాథమిక పేజీలు ఉన్నాయి విద్యార్థి నితిన్ నిర్మాణం దాదాపుగా పూర్తి అయిందని నేను అనుకుంటున్నాను ప్రొఫెసర్ బాలా సరే విద్యార్థి నితిన్ కాబట్టి మనము తప్పనిసరిగా ఐదు పేజీలను రూపొందించాము మొదటి పేజీ వినియోగదారు విద్యార్థి లేదా ఉపాధ్యాయులు లాగిన్ అయ్యే లాగిన్ పేజీ అవుతుంది లాగిన్ ధృవీకరించబడిన తర్వాత మీరు మీ వద్ద ఉన్న హోమ్పేజీకి వెళ్లండి ఇక్కడ మాకు నాలుగు ఎంపికలు ఉన్నాయి పాఠ్య పుస్తకం మరియు రెండవది నోట్బుక్ మూడవది ఫైల్ మేనేజర్ మరియు నాల్గవది నా ఖాతాలు ఆ పైన మీకు అప్లోడ్ మరియు డౌన్లోడ్ ట్యాబ్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని లక్షణాలు ఏమిటో నేను వివరిస్తాను కాబట్టి పాఠ్యపుస్తక అనువర్తనంలో పాఠ్యపుస్తక ట్యాబ్లో విద్యార్థులకు అతని కంటెంట్ ప్రకారం తప్పనిసరిగా సేవ్ చేయబడిన అన్ని పాఠ్యపుస్తకాల జాబితాకు ప్రాప్యత ఉంటుంది అందువల్ల అతను తన పాఠ్యపుస్తక విషయాలన్నింటినీ దానిలో నిర్వహించవచ్చు అతను నోట్బుక్ టాబ్ పై క్లిక్ చేస్తే తప్పనిసరిగా ఏమి జరుగుతుందంటే అతను తన నోట్ కంటెంట్ మొత్తాన్ని కలిగి ఉంటాడు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రాధమిక కంటెంట్ ఉపాధ్యాయుడి నుండి స్వీకరించబడిన కంటెంట్ నుండి నిర్వాహకుడు సృష్టించిన మాస్టర్ కంటెంట్ మనము ఇక్కడ ఉపాధ్యాయుడని ఊహిస్తున్నాము లేదా విద్యార్థిలో ఎవరైనా తద్వారా మాస్టర్ కంటెంట్ తప్పనిసరిగా ఈ ప్రత్యేక వినియోగదారుచే అనేక విషయాలలో నిర్వహించబడుతుంది తద్వారా పాఠ్యపుస్తకాలు మరియు నోట్బుక్లలో ఇది అందుబాటులో ఉంటుంది అలా కాకుండా మనకు హోమ్పేజీలో రెండు బటన్లు కూడా ఉన్నాయి ఒకటి అప్లోడ్ బటన్ మరియు మరొకటి డౌన్లోడ్ బటన్ అవుతుంది అప్లోడ్ బటన్లో విద్యార్థి ఏ ఫైల్ ఫార్మాట్తో సంబంధం లేకుండా ఏదైనా క్రొత్త నోట్స్లు లేదా క్రొత్త కంటెంట్ ఆధారంగా చేయవచ్చు అప్లోడ్ టాబ్ ద్వారా ఈ రిపోజిటరీలో జోడించబడుతోంది మరియు అదేవిధంగా డౌన్లోడ్ ట్యాబ్లో డాక్యుమెంట్ ఫార్మాట్తో సంబంధం లేకుండా ఈ రిపోజిటరీలో ఏ కంటెంట్ అయినా ఈ అప్లికేషన్కు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా కాకుండా నా ఖాతా మరియు ఫైల్ మేనేజర్ టాబ్ కూడా ఉంటుంది ఇది ప్రాథమికంగా అతను అప్లోడ్ చేసిన అన్ని కంటెంట్ అతను డౌన్లోడ్ చేసిన మొత్తం కంటెంట్ మరియు ఈ అప్లికేషన్లో భాగమైన అన్ని ఇతర లక్షణాలను ట్రాక్ చేస్తుంది ప్రొఫెసర్ బాలా సరే మీ కళ్ళ ముందు ఒక నమూనా యొక్క సృష్టిని మనము చూశాము అటువంటి ప్రదర్శన వాస్తవానికి ఈ ప్రక్రియ ఏమిటో అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుందని నేను భావించాను మీరు అప్లికేషన్ డెవలపర్ కాదు మీరు ఇంతకు ముందు చేయలేదు మీరు కాగితాన్ని ఉపయోగించవచ్చు మీరు బాక్సుల చుట్టూ ఉన్నదాన్ని ఉపయోగించవచ్చు మీరు కాగితపు పలకలను ఉపయోగించవచ్చు మీ భావనను నమూనా చేయడానికి బాహ్యపరచడానికి మరియు దానిపై స్టిక్కీ నోట్స్తో కూడిన స్కెచ్ను ఉపయోగించవచ్చు మరియు మీరు ఈ బృందాన్ని చూసినట్లుగా మీ బృందాన్ని కలిగి ఉండవచ్చు ఒకరితో ఒకరు సంభాషించుకోండి మరియు ఒకరినొకరు సరిదిద్దుకోండి మరియు వారు మొదట ప్రయత్నిస్తున్నది ఏమిటో తిరిగి తనిఖీ చేస్తారు అవి వినియోగదారుల పరిస్థితిని పరిష్కరిస్తున్నాయా లేదా మునుపటి దశలో మనకు ఉన్న ప్రమాణాలు ఏమిటి మరియు వారు దాని నమూనా యొక్క రూపం దీనికి తీసుకువచ్చారు కాబట్టి నమూనా నిర్మాణం అంటే ఊహలను మళ్లీ పరీక్షించడం అది కొత్త జాబితాలోకి వచ్చింది అది కూడా జాబితాలో చేర్చబడింది కాబట్టి వారు ఈ ఊహలను పరీక్షించడానికి రంగంలోకి వెళ్ళబోతున్నారు నేను ఎత్తి చూపించదలిచిన మరో విషయం వారు ఇప్పుడు ఒకే వ్యవస్థ యొక్క ముగ్గురు సంభావ్య వినియోగదారులను కలిగి ఉన్నారు కాబట్టి మీరు మీకు ఇష్టమైన అంశము తీసుకోవచ్చు లేదా ఇందులో చాలా ముఖ్యమైన వాటాదారు అని మీరు అనుకోవచ్చు మరియు మీరు వారి కోసం ఒక నమూనాను నిర్మించవచ్చు కాబట్టి వారి విషయంలో నిర్వాహకుడు ఒక ద్వితీయ కస్టమర్ ద్వితీయ వినియోగదారు కాబట్టి వారు దానిని తరువాత నిర్మించబోతున్నారు తద్వారా ఇది వారి ఇతర పనులలో భాగం అవుతుంది వారికి నమూనా నిర్మాణ అనుభవం లేదా అప్లికేషన్ నిర్మాణ అనుభవం బహుశా లేదు ఒక అభిరుచి కోసం ఇక్కడ మరియు అక్కడ కొంచెం కానీ వారు తమకు నచ్చిన సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తారు మీరు భౌతిక అంశాలను ఉపయోగించవచ్చు మీకు నచ్చిన సాఫ్ట్వేర్ను మీరు ఉపయోగించవచ్చు భవిష్యత్తులో దీన్ని ఉపయోగించగల వినియోగదారుల రంగంలో ఆలోచనను పరీక్షించడం ప్రాథమిక ఆవరణ ఇది మీరు ఈ ప్రక్రియను పునరుక్తిగా ముగించవచ్చు ఇది పరీక్ష మూడు రౌండ్లు నాలుగు రౌండ్లు ఐదు రౌండ్లు మరియు అవును అది చూపే సమయము కోసం సిద్ధంగా ఉందని ఆపై ఎక్కువ చెమటొడ్చి ప్రారంభించండి దానిని నిజమైన ఉత్పత్తి సేవగా చేసుకోండి లేదా వారి విషయంలో ఒక అప్లికేషన్ కావచ్చు అది వారి కోసం స్టోర్లో ఉంది అప్పటి వరకు ఆనందించండి ఇది మనకు గొప్ప ప్రదర్శన భాగము మేము మీతో వినియోగదారుల పరీక్షలలో చేరతాము మరియు దానికోసం తదుపరిది ఏమిటంటే వినియోగదారు పరీక్ష ఎలా జరుగుతుందో మేము మీకు చూపుతాము వేచి ఉండండి మరియు అప్పుడు మా వద్ద ఉన్న తుది ఉత్పత్తి యొక్క స్క్రీన్షాట్లు మన వద్ద ఉన్న నమూనా మీకు కూడా మేము చూపిస్తాము చాలా ధన్యవాదాలు శ్రద్ధ వహించండి